ఇది వరకటి లెక్చర్ లో మనం ఆంటిన్నా యొక్క డైరెక్టివిటీ మరియు గెయిన్ ని చూసాము ఇప్పుడు డైరెక్టివిటీ మరియు గెయిన్ గురించి క్లుప్తము గా చెప్తాను ఇవి రెండు కూడా ఆంటిన్నా యొక్క డైరెక్షనల్ ప్రవర్తన యొక్క లక్షణాల ను వివరిస్తాయి అనగా స్పేస్ లో వేర్వేరు డైరెక్షన్ ల లో ఎంత పవర్ రేడియేట్ చేస్తుందో తెలుపుతాయి కానీ వీటి మధ్య చాలా కొద్దీ బేధం వుంది దానిని ఈ లెక్చర్ లో చెప్పదల్చు కోలేదు కాబట్టి ఇప్పుడు మనం ఆ బేధం తో మొదలు పెడదాంఒకవేళ మనం డైరెక్టివిటీ మరియు గెయిన్ ఫంక్షన్ ని గమనిస్తే ఒక ప్రత్యేకమైన యాంగిల్ లో రెండిటి యొక్క న్యూమరేటర్ ఒకటే ఉంటుంది రేడియేషన్ ఇంటెన్సిటీ అనగా ఏమిటి కానీ రెండిటి యొక్క డినామినేటర్ లు వేరుగా ఉంటాయి అలాంటి విషయాల లో డైరెక్టివిటీ యొక్క డినామినేటర్ లో పవర్ రేడియేటెడ్ బై ఐసోట్రోపిక్ ఆంటిన్నా ఉంటుంది మరియు గెయిన్ యొక్క డినామినేటర్ లో ఐసోట్రోపిక్ ఆంటిన్నా యొక్క పవర్ ఇన్పుట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి ప్రధానమైన విషయాలు గుర్తు ఉంచుకోవాలి దానికి ఈ రేఖాచిత్రము చాలా సహాయం చేస్తుంది ఒక రేడియేటింగ్ ఆంటిన్నా వుంది అని అనుకుందాము కాబట్టి ఈ ప్లేన్ ని ఆంటిన్నా యొక్క అవుట్ పుట్ టెర్మినల్ అని పిలుద్దాం ఎందుకంటే దీని తర్వాత వేవ్ అనేది ఫ్రీ స్పేస్ లో వెళుతుంది కాబట్టి ఇది డైరెక్టివిటీ యొక్క ప్రధానమైన ఆధారం డైరెక్టివిటీ యొక్క ఫంక్షన్ డినామినేటర్ లో పవర్ రేడియేటెడ్ బై ఐసోట్రోపిక్ రేడియేటర్ అనగా ఇక్కడ రేడియేషన్ జరుగుతుంది అని అర్ధం కాబట్టి ఈ ప్లేన్ అనేది డైరెక్టివిటీ కి ఆధారం కనుక మనం ట్రాన్స్మిషన్ లైన్ ని చూద్దాం మరియు ఇదియే ఆంటిన్నా యొక్కప్రారంభం దీనినే మనం ఆంటిన్నా యొక్క ఇన్పుట్ టెర్మినల్ అని పిలుస్తాము ఈ పాయింట్ అనేది గెయిన్ రిఫరెన్స్ ని సూచిస్తుంది కాబట్టి గెయిన్ ఇక్కడ ఐసోట్రోపిక్ ఆంటిన్నా కి మనం ఎంత పవర్ ఇవ్వగలం అనేది సూచిస్తుంది అనగా ఇక్కడ ఏమి జరుగుతుందిపవర్ అనేది వస్తుంది మరియు పవర్ అనేది ఇక్కడ నుండి రేడియేట్ అవుతుంది ఈ రెండిటి మధ్య ఏమి జరుగుతుంది ఒక విషయం అయితే తెలుస్తుంది మనం ఎప్పుడు అయితే పవర్ ఇస్తామో అప్పుడు కొంత పవర్ ప్రతిబింబిస్తుంది కాబట్టి దీనినే మిస్ మ్యాచ్ అంటారు ఈ లక్షణం డైరెక్టివిటీ లో లేదు అదే విధం గా కొంత పవర్ ని కోల్పోవచ్చు అది కూడా డైరెక్టివిటీ లో ఉండదు

నిజానికి అందుకనే మనం గెయిన్ అనేది ఫంక్షన్ ఇది డైరెక్టివిటీ ఫంక్షన్ తో సంబంధం కలిగి ఉంటుంది ఇవి రెండు ప్రపోర్షనల్ గా ఉంటాయి ఆ ప్రపోర్షనల్ కాన్స్టాంట్ ఎఫిషియన్సీ అవుతుంది నిజానికి ఈ ఎఫిషియన్సీలని గెయిన్ నియంత్రిస్తుంది ఇప్పుడు ఇంకా అనేక ఎఫిషియన్సీ లు వున్నాయి ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం మొదటి ఎఫిషియన్సీని చూద్దాం నేను చెప్పినట్లుగా ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్ వుంది మరియు ఇక్కడ ఆంటిన్నా అనేది మొదలు అవుతుంది ఇది ఆంటిన్నా యొక్క సాధారణ ఇన్పుట్ టెర్మినల్ వీటిని మనం ఇన్పుట్ టెర్మినల్ అని పిలుస్తాం ఒకవేళ ఇక్కడ ఇంపిడెన్సు మిస్ మ్యాచ్ ఉంటే అప్పుడు ఇక్కడ కొంత రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి మిస్ మ్యాచ్ వలన వచ్చే రిఫ్లెక్షన్ కారణం గా ఒక ఎఫిషియన్సీ ఉంటుంది దానిని మనం రిఫ్లెక్షన్ ఎఫిషియన్సీ అని అంటాము మరియు దీని యొక్క పవర్ ని సాధారణం గా వోల్టాజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషిఎంట్ పరం గా వివరిస్తాము దీని విలువ గామా అప్పుడు 1 మైనస్ గామా స్క్వేర్ లేదా 1 మైనస్ గామా ఇంటూ 1 మైనస్ గామా స్టార్ అవుతుంది కాబట్టి ఇక్కడ దీనిని రిఫ్లెక్షన్ ఎఫిషియన్సీ అని అంటాం ఇది ఎఫిషియన్సీ లో ఒక భాగం అనగా ఇప్పుడు దీనిని సింబల్ ρ అని నేను చెప్పవచ్చు ఇప్పుడు ρ విలువ ρr ఇంటూ ఈ విలువ అవుతుంది అవి అన్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి చూద్దాం రెండవ భాగం ఏమిటి అంటే ఆంటిన్నా లో కొన్ని మెటాలిక్ స్ట్రక్చర్ లు మరియు కొన్ని కండక్టర్ లు ఉంటాయి ఒకవేళ ఎలెక్ట్రాన్ లు వీటి గుండా ప్రవహిస్తే అప్పుడు కరెంటు వస్తుంది అప్పుడు కొంత రెసిస్టెన్సు ఉంటుంది దాని వలన కూడా కొంత లాస్ ఉంటుంది ఇది ఆంటిన్నా అయితే గనుక మెటాలిక్ స్ట్రక్చర్ లో కండెక్షన్ కరెంటు ప్రవహిస్తుంది దీనిని కండెక్షన్ కరెంటు Ic అని అంటాము దీని కారణం గా కండక్టర్ లాస్ ఎఫిషియన్సీ ఉంటుంది మరియు కండక్టర్ లాస్ ని తర్వాత లెక్కిద్దాం కాబట్టి దీనిని నేను ప్రధానం గా కండక్టర్ ఎఫిషియన్సీ అని అంటాము మెటల్ లో వున్న కండక్టర్ లో గాని లేక కండక్టర్ లో గాని దీని విలువ I స్క్వేర్ R లాస్ అవుతుంది అదే విధం గా అక్కడ డైఎలక్ట్రిక్ లో పవర్ డిసిపేషన్ ఉంటుంది ఇది డైఎలక్ట్రిక్ లో అయినా లేదా ఆంటిన్నా లో జరుగుతుంది కాబట్టి అక్కడ డిస్ప్లేస్మెంట్ కరెంటు అనేది ప్రవహిస్తూ ఉంటుంది ప్రధానంగా ఈ కరెంటు ని డిస్ప్లేస్మెంట్ కరెంటు id అని చెప్తున్నాను కాబట్టి ఇక్కడ వీటి మధ్య డైఎలక్ట్రిక్ కరెంటు id ఉంటుందికాబట్టి దాని వలన లాస్ ఉంటుంది కాబట్టి దీనిని డైఎలక్ట్రిక్ ఎఫిషియన్సీ అని అంటారు ఇప్పుడు ρ ρr ρc ρd ను అవుతుంది నిజానికి ఇక్కడ మరొక విషయం వుంది దానిని తరువాత చూద్దాం ఆంటిన్నా దగ్గరకు వచ్చే వేవ్ కు మరియు ఆంటిన్నా కు మధ్య పోలరైజేషన్ మిస్ మ్యాచ్ వున్నట్లైతే పోలరైజేషన్ మిస్ మ్యాచ్ లాస్ వస్తుంది దీని గురించి తర్వాత చర్చిద్దాం కానీ ఇక్కడ పోలరైజేషన్ మిస్ మ్యాచ్ కారణం గా మరొక టర్మ్ ని ప్రవేశపెడతాము ఒకవేళ పోలరైజేషన్ గనుక మ్యాచ్ అయితే గరిష్టం గా పవర్ తీసుకొనబడుతుంది కాబట్టి పోలరైజేషన్ మిస్ మ్యాచ్ లాస్ అనేది PLF దీని ద్వారా వచ్చే ఎఫిషియన్సీ విలువ ని ρPLF అని పిలుస్తాం కాబట్టి చివరికి ρ విలువ ρr ρc ρd ρPLF అవుతుంది దీనిని ఇది వరకే చర్చించాము ఇప్పుడు గామా అనగా మనకు బాగా తెలుసు ఒకవేళ ఆంటిన్నా నుండి ఆంటిన్నా ఇంపిడెన్సు ZA మరియు ట్రాన్స్మిషన్ లైన్ యొక్క క్యారక్టరిస్టిక్ ఇంపిడెన్సుZ0 అని అనుకుంటే మనకు ఇప్పుడు రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గామా విలువ ఏమి అవుతుంది అంటే ZA Z0 ఇక్కడ నుండి మనం వోల్టాజ్ రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ను లెక్కించవచ్చు మరియు ఇక్కడ నుండి పవర్ లాస్ ఎంత అనేది కనుక్కోవచ్చు ఈ విషయాలు అన్ని ఇదివరకు చెప్పలేదు అనగా డైరెక్టివిటీ తో పోలిస్తే గెయిన్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇవి రెండు కూడా ఆంటిన్నా యొక్క డైరెక్ట్డ్ నేచర్ అనే లక్షణం ను తెలిపేవే కానీ ఎఫిషియన్సీ విషయం లో గెయిన్ ను లెక్క లోకి తీసుకుంటాము కాబట్టి ఈ మొత్తం విషయాలు అన్ని చూస్తే నాకు అర్ధం అయ్యింది ఏమిటి అంటే నేను పవర్ ఎంత ఇస్తున్నాను మరియు నిజానికి అది ఎంత పవర్ ఇవ్వగలదు అనే రెండు విషయాలు అర్ధం అయ్యాయి ఇక్కడ మరొక టర్మ్ వుంది ఏదైనా ఆంటిన్నా ట్రాన్స్మిటింగ్ మోడ్ లో వున్నట్లైతే అది ట్రాన్స్మిటర్ కి కనెక్ట్ చేయబడి ఉంటుంది సాదారణముగా ప్రజలు గెయిన్ కి సంభందించిన EIRP అనే మరొక టర్మ్ ని ఎక్కువ గా వాడుతుంటారు అనగా ఎఫెక్టివ్ ఐసోట్రోపిక్ రేడియేటెడ్ పవర్ ఇప్పుడు EIRP విషయం ఏమిటి అనగా ఆంటిన్నా కు మనం ఇచ్చే ఇన్పుట్ పవర్ మరియు ఆంటిన్నా యొక్క గెయిన్ ల ప్రోడక్ట్ ఫలితం అవుతుంది ఎందుకంటే చివరికి ఇది ఒక నిర్దేశితమైన డైరెక్షన్ కలిగి ఉంటుంది నేను ఒక ట్రాన్స్మిటర్ కు ఒక ఆంటిన్నా కలపబడి మరియు ఆ ఆంటిన్నా కి గెయిన్ వుంది అని పరిగణిద్దాం కాబట్టి ఒక నిర్దేశితమైన డైరెక్షన్ కి అనుమతి స్తే ఆ గెయిన్ ను G అని పిలుస్తాం కాబట్టి మొత్తానికి ట్రాన్స్మిటర్ నాకు Pr అనే పవర్ ఇస్తే అది గనుక సరైన డైరెక్షన్ లో ప్రవహిస్తే అప్పుడు Pr ఇంటూ G అవుతుంది ఇక్కడ అందుకే ఐసోట్రోపిక్ అనే పదంని చర్చించాము అంటే ఒకవేళ నా దగ్గర వున్నది ఐసోట్రోపిక్ ఆంటిన్నా అయితే మొత్తం పవర్ విలువ Pr ఇంటూ G అవుతుంది నిజానికి ఆంటిన్నా కి మనం ఇచ్చే పవర్ విలువ Pr కానీ అది గెయిన్ తో గుణించబడుతుంది ఎందుకు అంటే ఇది ఒక ప్రత్యేకమైన గెయిన్ కాబట్టి ఈ డైరెక్షన్ లో ఇంత మొత్తం పవర్ ఇవ్వబడుతుంది కానీ దీనిని EIRP అని పిలుస్తాము అయితే ట్రాన్స్మిటర్ పీపుల్ ఎందుకు దీనిని ఇలా పిలుస్తారు లేదా స్పేస్ సైంటిస్ట్ లు సాధారణం గా ఉపయోగిస్తారు ఎందుకంటే ఒకవేళ నా దగ్గర ఒక వాట్ పవర్ కలిగిన ఒక ఆంటిన్నా మరియు ఆ ఆంటిన్నాకి గెయిన్ విలువ 10 వుంది అని అనుకుందాం ఇంకో ట్రాన్స్మిటర్ సిస్టమ్ 10 వాట్ పవర్ మరియు ఆ సిస్టమ్ యొక్క గెయిన్ విలువ1 వుంది అని అనుకుందాం ఇప్పుడు రెండు కూడా ఒకే సామర్ధ్యం తో పని చేస్తాయి ఎందుకు అంటే ఒకటేమో ఎక్కువ పవర్ ని ట్రాన్స్మిట్ చేస్తుంది కానీ గెయిన్ అనేది తక్కువ వుంది ఉపయోగించవలసి వస్తే రెండు కూడా సమానం నిజానికి రెండిటి లో కూడా పవర్ మరియు గెయిన్ ను గుణిస్తే వచ్చే విలువ కూడా సమానం గా ఉంటుంది నిజానికి ఇదిలింక్ బడ్జెట్ లెక్కలకు అయితే ఇది సరిపోతుంది ఐతే సరిపోతుంది కానీ మనం ఒక డిజైన్ చేయాలి అంటే ఇది సరైన పారామీటర్ కాదు ఎందుకంటే ఆంటిన్నా కు గెయిన్ ఎక్కువ కావాలి అని కోరుకుంటున్నాను కాబట్టి EIRP అనేది రెండిటి లో సమానం గా వస్తుంది స్పష్టం గా ఒక ఆంటిన్నా గెయిన్ కన్నా ఇంకో ఆంటిన్నా గెయిన్ 10 రేట్లు మంచిది స్పష్టం గా మంచిగా వున్న డిజైన్ ను మనం ఆంటిన్నా కి తీసుకుంటాము కాబట్టి ఆంటిన్నా పీపుల్ EIRP అనే పదం ను వాడారు కానీ ఇది లింక్ బడ్జెట్ లెక్కింపులలో వాడుతారు ఇప్పటికే మనం చాలా ఎఫిషియన్సీ ల గురించి చర్చించాము ప్రత్యేకించి కరెంటు ఎలిమెంట్ అనేది సరైన పనితీరు లేని రేడియేటర్ అని గమనించాము మనం రెండు లేదా మూడు ఉదాహరణలు తీసుకుని చూద్దాం నిజానికి ఆలా జరగటానికి కారణాలు ఏమిటో చూద్దాం నిజానికి ఒక కారణం గెయిన్ ఫంక్షన్ ఇది ఆంటిన్నా యొక్క అనేక పారామీటర్ ల మీద ఆధారపడి ఉంటుంది ఆంటిన్నా యొక్క పరిణామం మీద కూడా ఆధారపడి ఉంటుంది పరిణామం అనగా ఆంటిన్నా యొక్క ఎలక్ట్రికల్ పరిణామం ఇప్పుడు కరెంటు ఎలిమెంట్ అనేది చాలా చిన్న పరిణామం లో ఉంటుంది దీనిని మనం ప్లానార్ ఆంటిన్నా లో చూడవచ్చు ఇప్పటివరకు మనం ప్రవేశపెట్టని పదం ఒకటి వుంది అదియే ఎఫెక్టివ్ ఏరియా దీనిని మళ్ళి ఎలక్ట్రిక్ ఎఫెక్టివ్ ఏరియా అని అనవచ్చు అయితే ఏదైనా ఆంటిన్నా కు సరిపడినంత ఎలక్ట్రికల్ ఏరియా లేకపోతే దాని యొక్క పనితీరు సరిగ్గా ఉండదు ఇప్పుడు మనం ఆంటిన్నా యొక్క ఇంకో ముఖ్యమైన పారామీటర్ ని చూద్దాం దానిని హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అని పిలుస్తారు ఇప్పుడు ఆంటిన్నా యొక్క హాఫ్ పవర్ బీమ్ విడ్త్ ని కూడా మనం చూసాంఎందుకంటే సాధారణంగా ఎక్కడ ఆంటిన్నా యొక్క రేడియేషన్ పాటర్న్ ని చూసాము అక్కడ మెయిన్ బీమ్ అనేది ఆంటిన్నా తో కలిసి ఉంటుంది కాబట్టి పవర్ లో ఎక్కువభాగం మెయిన్ బీమ్ చుట్టు ఉంటుంది అందుకే బీమ్ ఎంత వరకు విస్తరించి వున్నది అనేది కూడా ఒక ఉపయోగకరమైన లక్షణం ఒకవేళ మన దగ్గర పొట్టి బీమ్ వుంది అని అనుకుందాం కానీ మన దగ్గర సరిపడినంత పవర్ ఉంటే మంచిది అనగా ఆంటిన్నా అనేది చాలా డిరెక్టివ్ అందుకే అందరు ఆంటిన్నా ను ఇక్కడి నుండి చూడడం మొదలు పెడతారు ఇదియే మెయిన్ బీమ్ అని ఊహిద్దాం స్పష్టం గా సైడ్ బీమ్ లు ఉంటాయి కానీ నేను చిత్రం లో గీయటం లేదు ఇప్పటి నుండి నేను ఏ ప్లేన్ లో ఈ ప్యాట్రన్ చూస్తానో ఎందుకంటే మనము చూసే ప్యాట్రన్ త్రి డైమెన్షనల్ పాటర్న్ కానీ ఎక్కడ మాక్సిమం డైరెక్షన్ ఆఫ్ రేడియేషన్ maximum direction of radiation ఉంటుందో అక్కడ ఈ ప్యాట్రన్ వస్తుంది కాబట్టి ఈ ప్లేన్ లో బీమ్ యొక్క మాక్సిమం డైరెక్షన్ అనేది రెండు డైరెక్షన్ల లలో ఉంటుంది మరియు వాటి మధ్య యాంగిల్ ఉంటుంది కాబట్టి ఈ రెండు డైరెక్షన్లను గీస్తాను రెండు డైరెక్షన్ లు ఎలా గీయాలి ఇదియే మాక్సిమం రేడియేషన్ డైరెక్షన్ ఇప్పుడు ఎప్పటిలానే మనం ఎక్కడ హాఫ్ పవర్ ఉంటుందో దాన్ని గుర్తిద్దాం ఎక్కడ అయితే మనం గుర్తు పెట్టామో అక్కడ హాఫ్ పవర్ ఉంటుంది వాటి మధ్యయాంగిల్ ను హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అని అంటారు కాబట్టి రేడియేషన్ ప్యాట్రన్ నుండి మెయిన్ బీమ్ ను కనుక్కున్నాం అక్కడ మాక్సిమం ను గుర్తించాముమరియు దాని నుండి మెయిన్ బీమ్ కు రెండు వైపులా వున్నా సైడ్ లు ని గుర్తించాము ఎప్పటివలె మెయిన్ బీమ్ కి సమానం గా వున్నాయి వీటి మధ్యయాంగిల్ ని గుర్తించాముదానినే హాఫ్ పవర్ బీమ్ విడ్త్ అని అంటారు కొన్నిసార్లు దీనిని 3dB బీమ్ విడ్త్ అని కూడా పిలుస్తారు దీనికి స్పష్టమైన కారణాలు వున్నాయిఎందుకు అంటే పవర్ లో సగం అంటే హాఫ్ పవర్ దాని విలువ 3dB నిజానికి ఇక్కడ వేరే విషయాలు కూడా వున్నాయికొన్నిసార్లు చాలా మంది 10dB బీమ్ విడ్త్ అంటారు 10 dBబీమ్ విడ్త్ అనగా మన దగ్గర ఎంత పవర్ ఉందొ దాని బదులు సగానికి గుర్తిస్తాం ఒకవేళ ఆలా గుర్తిస్తే మాక్సిమం పవర్ లో1 బై 10 ని గుర్తించినట్టు కాబట్టి ఈ పాయింట్ మాక్సిమం లో వన్ టెన్త్ పవర్ కాబట్టి దీనిని చాలామంది 10dB బీమ్ విడ్త్ అని పిలుస్తారు కొన్ని సార్లు నల్ టు నల్ బీమ్ విడ్త్null to null beamwidth అని పిలుస్తారు నల్ టు నల్ బీమ్ విడ్త్ అనగా ఒక నల్ మరియు ఇంకొక నల్ కాబట్టి యాంగిల్ లు నల్ టు నల్ బీమ్ విడ్త్ అవుతుంది పోలార్ ప్లాట్ లో మనం ఈ డైరెక్షన్ నల్ అని గుర్తించవచ్చు కాబట్టి మొత్తం యాంగిల్ ను నల్ టు నల్ బీమ్ విడ్త్ అని పిలుస్తాం కాబట్టి బీమ్ విడ్త్ అనేది అనేక రకాలు గా ఉంటుంది ఒకవేళ ప్రత్యేకం గా చెప్పాలి అనుకుంటే తప్ప మనం కేవలం బీమ్ విడ్త్ అని పిలుస్తాంఅది కాస్త వేరే ఏ అర్ధాలు లేకుండా హాఫ్ పవర్ బీమ్ విడ్త్ లేదా 3dB బీమ్ విడ్త్ అవుతుంది ఇక్కడ బీమ్ విడ్త్ సంబందించిన పారామీటర్ గురించి తెలుసుకోవాలి మెయిన్ బీమ్ విడ్త్ అంటే ఏమిటో తెలుసుకోవాలి కానీ అది ఎంత వరకు కుదురుతుంది ఎందుకంటే మనం సైడ్ బ్యాండ్ ల లో ఎంత ఎనర్జీ ని వ్యర్థం చేస్తున్నామో చూడాలి మరియు మెయిన్ బీమ్ ఎంత వరకు ఉపయోగపడుతుందో చూడాలి దీనినే ఇంకో పారామీటర్ బీమ్ ఎఫిషియన్సీ అని పిలుస్తారు కాబట్టి బీమ్ ఎఫిషియన్సీ అనగా ఏమిటి అనగా మెయిన్ బీమ్ లో ట్రాన్స్మిటడ్ అయిన పవర్ డివైడ్ బై ఆంటిన్నా ద్వారా ట్రాన్స్మీట్ అయినాపవర్ ను లెక్కిస్తే మనకు బీమ్ ఎఫిషియన్సీ విలువ వస్తుంది దీని లోనే లోబ్ లుసైడ్ బీమ్ లు అన్ని ఉంటాయి కాబట్టి గణితశాస్త్ర౦ ప్రకారం దీనిని ఎలా చేస్తామో మనం తెలుసు కోవాలి అంటే చాలా సులభం ఒకవేళ U అనేది రేడియేషన్ ఎఫిషియన్సీ అయితే అప్పుడు దీని యొక్క సాలిడ్ యాంగిల్ తో గుణిస్తే మరియు దీనిని సరైన లిమిట్ ల లో తీసుకుంటే మనకు ఆ విలువ వస్తుంది అ వచ్చే విలువ మనం ఇదివరకే చూసాం అది ఏమిటి అంటే d d విలువ sin d d కాబట్టి ఇక్కడ నేను బీమ్ ఎఫిషియన్సీ విలువ sin d d అని వ్రాస్తాను ఇప్పుడు మెయిన్ బీమ్ అంటే ఏమిటి 0 టూ 2 దీనిని నేను చాలా సులభం గా చేయగలను బీమ్ విడ్త్ బై 2 దీనిని నేను 0 టూ 2 తీసుకుని చేయాలి అంటే నిజానికి మనం ఎలేవేషన్ ప్లేన్ లో ఉండాలి ఒకవేళ బీమ్ విడ్త్ b అయితే 0 టూ b అనేది మెయిన్ బీమ్ లో పవర్ మరియు ఇక్కడ పవర్ అంటే ఏమిటి ఇక్కడ మనం అన్ని పాయింట్ లు తీసుకుంటాం మరియు అవకాశం వున్నా అన్నియాంగిల్ లను 0 టూ తీసుకుంటాము దీనిని మొత్తం గణిస్తే వచ్చే విలువే నిజమైన బీమ్ ఎఫిషియన్సీ వస్తుంది కాబట్టి ప్రధానంగా మనకు ఏమి కావాలి అంటే రేడియో ఆస్ట్రానమీ లేదా రాడార్ రేడియోమెట్రీ లో ఎక్కడ అయితే మనం ఇచ్చే పవర్ ఉపయోగపడుతుందో అక్కడ బీమ్ ఎఫిషియన్సీ అనేది 90 పెర్సెంట్ లేదా ఇంకా ఎక్కువ ఉండాలి ప్రత్యేకంగా ఆస్ట్రానమీ పీపుల్ కి వచ్చేది బలహీనమైన ప్రతిస్పందన రేడియో నుండి వస్తుంది ఇప్పుడు దీనిని నేను మెయిన్ బీమ్ లో పెట్టక పొతే అనేకసార్లు వచ్చిన దానిని డిటెక్ట్ చేయలేము ఇదేవిధం గా రాడార్ లో కూడా టార్గెట్ డైరెక్షన్ లో వచ్చే మాక్సిమం పవర్ ని గ్రహించవలసి ఉంటుంది కానీ సైడ్ లోబ్ లో ఉండక్కర్లేదు అది మనకు అడ్డుకుంటుంది మరియు డిటెక్షన్ లో ఇది సమస్య అవుతుంది కాబట్టి బీమ్ ఎఫిషియన్సీ అనేది ఆంటిన్నా యొక్క స్పెసిఫికేషన్ అవుతుంది ఇప్పుడు ఇంకో స్పెసిఫికేషన్ ని చూద్దాం ఎటువంటి ఎలక్ట్రానిక్ సిస్టం లో అయినా ఇది చాలా ముఖ్యమైనది ఆ పదం ఏమిటంటే అంటే బ్యాండ్ విడ్త్ మనం బీమ్ విడ్త్ ని చూసాము ఇప్పుడు బ్యాండ్ విడ్త్ గురించి చర్చిద్దాం బ్యాండ్ విడ్త్ యొక్క నిర్వచనం ఏమిటి బ్యాండ్ విడ్త్ అనగా రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడ అయితే కొన్ని స్వాభావికమైన లక్షణాలలో ఆంటిన్నా యొక్క పనితీరు ఫ్రీక్వెన్సీల పరిధిలో ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పటి వరకు ఎలా చర్చించామో అలాగే వేర్వేరు పారామీటర్ లు ను చర్చిద్దాం వాటిలో కొన్ని పారామీటర్ లు కు మనం మంచి ప్రమాణం ఇచ్చాం లేదా అవి ప్రత్యేకమైన ప్రమాణం కలిగినవి గా వున్నాయి ఆంటిన్నా యొక్క పనితీరు ఎక్కడ సరిగ్గా ఉందొ అక్కడ వున్న రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీల ను బ్యాండ్ విడ్త్ అని అంటాము దీని అర్ధం ఏమిటి గెయిన్ అనేది ఆంటిన్నా కు ముఖ్యమైన పారామీటర్ అని పరిగణిద్దాం కాబట్టి నేను గెయిన్ విలువ 10dB గా ఫ్రీక్వెన్సీల పరిధి లో పెట్టి ఉంచుతాను అప్పుడు దీనిని10dB ఫ్రీక్వెన్సీ బ్యాండ్ విడ్త్ అని పిలుస్తాము ఇప్పుడు వైడ్ బ్యాండ్ ఆంటిన్నా ల లో మనకు వైడ్ బ్యాండ్ విడ్త్ అవసరం ఉంటుంది ఎందుకంటే నిజానికి అక్కడ వున్న ఆ ప్రత్యేకమైన సిగ్నల్ యొక్క బ్యాండ్ అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనకు వైడ్ బ్యాండ్ విడ్త్ కావాలి ఇలాంటి కేసులలో మనం ఎప్పుడు రేంజ్ బదులు వైడ్ బ్యాండ్ అని చెప్పచ్చు రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ బదులు అప్పర్ ఫ్రీక్వెన్సీ లోయర్ ఫ్రీక్వెన్సీ అని చెప్పవచ్చు రేంజ్ అనగా అప్పర్ మరియు లోయర్ ఫ్రీక్వెన్సీల బేధం కానీ ఒకవేళ అప్పర్ ఫ్రీక్వెన్సీ ని లోయర్ ఫ్రీక్వెన్సీ ని బాగీస్తే మనకు వైడ్ బ్యాండ్ యొక్క విలువ వస్తుంది కాబట్టి కొన్నిసార్లు చాలామంది వైడ్ బ్యాండ్ ఆంటిన్నా లో బ్యాండ్ విడ్త్ 10 1 వరకు ఉంటుంది అని చెప్తారు అనగా ఆంటిన్నా సరిగ్గా పనిచేసే అప్పర్ ఫ్రీక్వెన్సీ బై సరిగ్గా పనిచేసే లోయర్ ఫ్రీక్వెన్సీ 10 1 నారో బ్యాండ్ ఆంటెన్నాలు వీటికి సాధారణం గా సెంటర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది ఈ ఫ్రీక్వెన్సీ పరిధి లో ఆంటిన్నా బాగా పనిచేస్తుందో దానినే సెంటర్ ఫ్రీక్వెన్సీ అని అంటారు మరియు సెంటర్ ఫ్రీక్వెన్సీ కి ఇరువైపులా ఎంత దూరం వరకు బాగా పనిచేస్తుందో ముందే చెప్తారు దీనిని 5పెర్సెంట్ బ్యాండ్ విడ్త్ అని అంటారు అనగా సెంటర్ ఫ్రీక్వెన్సీ నుండి 5 పెర్సెంట్ బేధం వున్న ఆంటిన్నా బాగానే పనిచేస్తుంది సాధారణం గా ఇది 5 నుండి 10 పెర్సెంట్ ఉంటుంది నిజానికి ఇక్కడ విషయం ఏమిటి అంటే ఫ్రీక్వెన్సీ రెస్పాన్సు ఒకవేళ ఆంటిన్నా యొక్క వేరే లక్షణాలు చుస్తే గెయిన్ ఇంపిడెన్సు లాంటివి ఇవి అన్ని కూడా ఒకేలా మారుతూ వుండవు గెయిన్ కి ఒక ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ రెస్పాన్సు ఉంటుంది ఇంపిడెన్సుకి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీ రెస్పాన్సు ఉంటుంది ప్యాట్రన్ కి ఇంకో రకమైన ఫ్రీక్వెన్సీ రెస్పాన్సు ఉంటుంది అందుకే వీటి అన్నిటిని కలిపి బ్యాండ్ విడ్త్ అని అంటాము ఇప్పుడు బ్యాండ్ విడ్త్ ఎంత తీసుకోవాలి అందుకనే చాలా మంది ఇంపిడెన్సు బ్యాండ్ విడ్త్ అని అంటూ వుంటారు అనగా ఆంటిన్నా ఇంపిడెన్సు కన్నా బ్యాండ్ విడ్త్ ఇంపిడెన్సు ఎన్ని రెట్లు ఎక్కువగా ఉండాలి అనేది ఇప్పుడు చూద్దాం కొన్ని సార్లు VSWR తెలిస్తే మనకు పని సులభం అవుతుంది VSWR అనగా ఇది ఒక కొలమానం ట్రాన్మిషన్ లైన్ యొక్క మంచి ప్రమాణం క్యారక్టరిస్టిక్ ఇంపిడెన్సుకి సంబందించి ఉంటుంది కాబట్టి ఇంపిడెన్సు బ్యాండ్ విడ్త్ అనేది ఒక టర్మ్ చాలామంది దీనిని 10dBఇంపిడెన్సు బ్యాండ్ విడ్త్ గా పిలుస్తారు అనగా మన VSWR లేదా రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ విలువ 10dB నిజానికి ఇంపిడెన్సు బ్యాండ్ విడ్త్ కి ఒక లక్షణం అదేవిధం గా ప్యాట్రన్ బ్యాండ్ విడ్త్ కూడా ఉంటుంది కానీ అన్నిటికి ఇదే విధం గా ఉంటాయి అందుకే వీటి అన్నిటికి వీలు వున్న పరిధి ని తీసుకుంటాం ఎప్పుడు అయితే మనం ఆంటిన్నా పారామీటర్ అని చెప్పామో ఇవి అన్ని కూడా దీనిలోనే చెప్పబడతాయి తరువాత విషయం ఏమిటి అంటే చాలా ముఖ్యమైనది దానిని పోలరైజేషన్ అని పిలుస్తారు దీనిని గురించి చర్చించుటకు సమయం లేదు కావున తరువాత చూద్దాం కాబట్టి ఈ లెక్చర్ లో మనం ముఖ్యం గా చూసింది ఆంటిన్నా యొక్క ఎఫిషియన్సీ ప్రత్యేకం గా గెయిన్ ఫంక్షన్ కి మరియు డైరెక్టివిటీ ఫంక్షన్ కి వున్న బేధం చూసాం ఆ క్రమం లో అనేక ఎఫిషియన్సీ ల ని చూసాం దాని తర్వాత ఆంటిన్నా యొక్క బీమ్ విడ్త్ మరియు బ్యాండ్ విడ్త్ ని చూసాం కాబట్టి ఈ మూడు ఆంటిన్నా యొక్క పారామీటర్ లను ఈ లెక్చర్ లో చూసాం తర్వాతి లెక్చర్ లో ఆంటిన్నా యొక్క వేరే పారామీటర్ లను చూద్దాం ధన్యవాదములు